అందరికీ నమస్కారం నేను కాన్పూర్ ఐఐటి నుండి జయంతా ఛటర్జీని మరియు మేనేజింగ్ సర్వీసెస్ మరియు నేటి ప్రపంచంలోని సమకాలీన సమస్యల గురించి మరియు అన్ని వ్యాపారాలకు తత్వశాస్త్రంగా సేవ యొక్క కొత్త ఉదాహరణ గురించి మీతో చర్చిస్తున్నాను గత సెషన్లో మనం సేవ యొక్క అసంపూర్తి స్వభావం కారణంగా అదే సేవా ఉదాహరణకి వినియోగదారుల ప్రతిచర్య యొక్క వైవిధ్యత కారణంగా విడదీయరాని మరియు పాడైపోయిన కారణంగా సేవా వ్యాపారం సృష్టించిన సమస్యలు లేదా సవాళ్లను చర్చిస్తున్నాము మేము గత సెషన్లో సవాళ్ల స్వభావం గురించి చర్చించాము మరియు మనకు ఉన్న అతి ముఖ్యమైన లక్ష్యం టచ్ పాయింట్ల శ్రేణి ద్వారా ఏదో ఒక విధంగా సృష్టించడం మరియు సేవా ప్రవాహంపై మన అవగాహన అనుభవం చివరలో ఉన్న మంచి అనుభూతి సేవ యొక్క మంచితనం గురించి ఇతరులతో మాట్లాడటానికి మాకు స్ఫూర్తినిస్తుంది సేవా వ్యాపారంలో చాలా ముఖ్యమైన అదే కస్టమర్ నుండి ఒక వైపు పునరావృత వ్యాపారాన్ని ఆ ప్రతి చర్య ఆ వాదన నిర్ధారిస్తుంది సేవా వ్యాపారం కొన్ని ఇతర పెద్ద ఎత్తున తయారీ వ్యాపారాల కంటే చాలా పోటీగా ఉంది సేవా వ్యాపారంలో ప్రవేశ అడ్డంకి తరచుగా తక్కువగా ఉంటుంది మరియు ఒక సేవా వ్యాపారంలో మంచి విషయాలు త్వరగా అనుకరించబడతాయి కాబట్టి అంతిమంగా ఇది సేవా వినియోగదారుడి యొక్క సానుకూల అనుభవం యొక్క యథార్థత ఇది అసంపూర్తిగా మరియు వైవిధ్యత యొక్క సవాలును నిర్వహించే ప్రధాన భాగంలో ఉంది కాబట్టి మనం మన కస్టమర్లను మన వ్యాపార భాగస్వాములుగా మన సేవా సహ సృష్టికర్తలుగా మార్చగలము కాబట్టి IHIP సవాలుకు ఈ ప్రతిస్పందనలో రెండు ముఖ్య అంశాలు ఏమిటంటే మనం టచ్ పాయింట్ల వద్ద స్పష్టమైన ఆధారాలను అందించాలి ఇవి సేవా పనితీరు గురించి వరుస అవగాహనలను సృష్టిస్తాయి మరియు మనం అన్ని రకాల కమ్యూనికేషన్ పరికరాలు విధానం ఉద్యోగులు మరియు వినియోగదారునికి సేవలను తీసుకువచ్చే వారి కార్యకలాపాలను నిరంతరం అత్యంత ఆసక్తికరం చేస్తాము వృత్తి నైపుణ్యం మరియు నాణ్యతను పాటించడం మరియు కస్టమర్ యొక్క సంక్షేమంపై లోతైన నమ్మకాన్ని వర్ణించడం ద్వారా మనం వీటిని టచ్ పాయింట్ల ద్వారా నిరంతరం ప్రొజెక్ట్ చేయగలుగుతాము మరియు సేవా ప్రవాహం ద్వారా సేవ సమయంలో మరియు సేవ తరువాత సానుకూల అవగాహన ఉన్న ఆ మంచి అనుభూతిని సృష్టించగలుగుతాము కాబట్టి మీరు ఫ్రంట్ లైన్ సిబ్బందిని లేదా టచ్ పాయింట్ సిబ్బందిని చూసినప్పుడు వారు నిజం యొక్క క్షణాల సంరక్షకులు ఇక్కడ ఆ సేవ యొక్క నాణ్యత గురించి వినియోగదారుచే ముద్రలు ఏర్పడతాయి కాబట్టి విద్య కన్సల్టెన్సీ ఫోర్ స్టార్ లేదా ఫైవ్ స్టార్ హోటల్ ఒక నర్సింగ్ హోమ్ లేదా ఇతర ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు వంటి ప్రాధమిక సంప్రదింపు సేవల్లో సేవా సిబ్బంది ప్రాధమిక రాయబారులు మెసేజ్ ని తెలియపరచేవారు ముద్రల సృష్టికర్తలు ఇవి అస్పష్టమైన సేవా అనుభవాన్ని స్పష్టంగా కనబరుస్తాయి టచ్ పాయింట్ యొక్క వ్యక్తిగతీకరణ లోతైన విషయం మొదటి వారంలో మన అవలోకనం సెషన్లలో సేవా సంస్థలు కూడా మనుషులు అని క్లుప్తంగా చర్చించాము వారికి దుఃఖం మరియు ఆనందం కలిగిన వివిధ రోజులు ఉన్నాయి వారు వేర్వేరు పాయింట్లలో సంతోషంగా మరియు విచారంగా ఉన్నారు కానీ ఇంకా మనము సానుకూల సిబ్బంది సేవా విధానాన్ని కోరుకుంటున్నాము అంతర్గతంగా కూడా వారు గందరగోళంలో ఉండవచ్చు దీని కోసం మనకు ప్రత్యేక శిక్షణ ప్రత్యేక శ్రద్ధ ప్రత్యేక సంస్థ వ్యవస్థలు నిర్మాణాలు మరియు సాంస్కృతిక పరిణామాలు అవసరం అధిక పరిచయం అవసరం లేని సేవల విషయంలో చాలా విషయాలు తెర వెనుక జరుగుతున్నాయి ఉదాహరణకు మీరు కొరియర్ కంపెనీకి ఒక ప్యాకెట్ను అప్పగించినప్పుడు అది ఒక క్లిష్టమైన సమయంలో 24 గంటలు లేదా 48 గంటలలోపు నిర్దిష్ట వ్యక్తికి అందించాలి సరైన సమయంలో సరైన డెలివరీ గురించిన ఆ నిరీక్షణ లేదా ఊహ కూడా ఆందోళన మరియు అనిశ్చితితో నిండి ఉంటాయి ఇది టెండర్ పత్రం కావచ్చు ఇది దరఖాస్తు ఫారమ్ కావచ్చు ఇది కొన్ని విషయాల కోసం అధికారులకు ప్రకటన కావచ్చు ఈ అన్ని సందర్భాల్లో సమయం చాలా కీలకం మరియు సేవ పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ సమయం లో జరుగుతుందో మనకు తెలియదు నేను ఈ దరఖాస్తు చివరి తేదీ వరకు పంపించగలనా కనిపించని క్షణాలతో నిండిన ఈ చేతన అనిశ్చితి కారణంగా మీరు కస్టమర్తో ఈ ప్రక్రియ నేపథ్యంలో జరుగుతున్న చాలా విషయాలు సమాచారం పంచుకోవాలి కాబట్టి అన్ని కొరియర్ కంపెనీలు మీకు ట్రాకింగ్ సదుపాయాన్ని అందిస్తున్నాయి మీ ప్యాకేజీ ఉన్న చోటు గంట గంటకు తెలుసుకోగలిగే ఈ సదుపాయాన్ని కొందరు ఇతరులకన్నా మెరుగ్గా అందిస్తారు కొన్నిసార్లు వారు మీకు క్రియాశీల సందేశాలను అందించే సేవలు ఉన్నాయి మరియు ఇవన్నీ జరిగేలా చేస్తాయి ఇది మీ ప్రజలకు సేవా సిబ్బందికి అంతర్గత మార్కెటింగ్ సందేశాల నిరంతర ప్రవాహానికి కూడా అంతర్గతంగా ముఖ్యమైనది కాబట్టి వినియోగదారుతో బాహ్యంగా నమ్మకాన్ని సృష్టించడం కస్టమర్తో బాహ్యంగా మంచి భావాలను సృష్టించడం హామీని సృష్టించడం కొరియర్ సంస్థగా సేవా ప్రదాతగా మీ విశ్వసనీయత గురించి కస్టమర్ మనస్సులో నమ్మకాన్ని సృష్టించడం మీ ప్రజలను సంతోషపరిచే ప్రక్రియలు మీ సేవా సిబ్బందిని ప్రస్తుత సమాచారానికి తగ్గట్టుగా ఉంచే ప్రక్రియలు మరియు మీ వ్యాపారం ఎలా జరుగుతుందో మరియు వారు ఎలా సహకరిస్తున్నారు అనే దాని గురించి మీ సేవా సిబ్బందికి తెలియజేయడం చాలా ముఖ్యం కాబట్టి మునుపటి సెషన్లో మనం చర్చించిన త్రిభుజాన్ని సమతుల్యం చేయాల్సిన అవసరం ఉంది ఒక వైపు బాహ్య మార్కెటింగ్ టచ్ పాయింట్లు మరియు సేవా ప్రవాహాన్ని నిర్వహించడం మరియు మరొక వైపు అంతర్గత మార్కెటింగ్ మీ అభిప్రాయాన్ని సమాచారం కస్టమర్ ప్రతిచర్యల ప్రవాహాన్ని నిరంతరం నిర్వహిస్తుంది అద్భుతమైన సేవకు అవసరమైన భాగస్వామ్యాన్ని సృష్టించడానికి సొంత వ్యక్తులు వినియోగదారులు మరియు సేవా ఉద్యోగుల మధ్య అంతరాన్ని తగ్గిస్తారు ఉత్పత్తిలో ఈ కస్టమర్ ప్రమేయం గురించి మనం మరింత వివరంగా తరువాత చర్చిస్తాము కానీ ఈ సమయంలో నేను కస్టమర్ సేవను మెరుగుపరచడంలో ఆసక్తిగా పాల్గొంటానని మాత్రమే చెప్పాలనుకుంటున్నాను అతను లేదా ఆమె తుది పనితీరును మెరుగుపరచడానికి సమాచారం మరియు వనరులను తెస్తుంది ఎందుకంటే అతను లేదా ఆమెకు సమాన వాటా కూడా ఉంది మీరు వారి భాగస్వామ్యాన్ని జ్ఞానంతో సమాచారంతో ప్రారంభిస్తే వారి ఉత్సాహానికి మీ ప్రతిస్పందన విధానం మద్దతు ఇస్తుంది అప్పుడు మొత్తం పనితీరు మెరుగ్గా ఉంటుంది ఉదాహరణకు ఈ రోజుల్లో చాలా దంతవైద్యుల గదులలో వ్యక్తి చేయబోయే శస్త్రచికిత్స బహుశా రూట్ కెనాల్ చికిత్స లేదా దంతాల క్యాపింగ్ లేదా ఇతర ప్రక్రియ యొక్క స్వభావాన్ని వివరించడానికి దృశ్య శ్రవణ సమాచారం అందించబడుతుంది ఆ జ్ఞాన మార్పిడిలో రోగి యొక్క ఆందోళన స్థాయి తగ్గుతుంది మరియు రోగి ప్రశాంతంగా ఉంటాడు మరియు రోగి మారతాడు మొత్తంగా ఈ విధానం చాలా మెరుగ్గా ఉంటుంది అందువల్ల మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా సేవా ప్రదాత మరియు సేవా వినియోగదారుల మధ్య మంచి జ్ఞాన మార్పిడి ఉంటుంది వాటిలో కొన్ని ఆటోమేటెడ్ కావచ్చు వాటిలో కొన్ని స్వీయ సేవా సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు చివరికి మంచి ఫలితాన్ని సృష్టించగలవు వాస్తవానికి ఈ రోజుల్లో సేవల యొక్క కొత్త కొలతలు తరచుగా సృష్టించబడతాయి ఉదాహరణకు మీరు వ్యాయామశాలలో నేటి పనితీరును లేదా వ్యాయామశాలలో పనిచేసే విధానాన్ని పోల్చినట్లయితే ఇది ఒక రకమైన సేవ దీనికి ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి కొన్ని పరికరాలను ఉంచిన మరియు కొన్ని విధానాలను నిర్వహించగల జిమ్ గురించి ఆలోచించే బదులు మీరు కస్టమర్ యొక్క ఆరోగ్యాన్ని ఉత్పత్తి చేయడంలో అవసరమైతే మరియు వ్యాయామశాల కస్టమర్కు అతను తీసుకున్న చర్యల సంఖ్య ఖర్చు చేసిన కేలరీల సంఖ్య అంగుళాల సంఖ్య కిలోగ్రాముల సంఖ్య స్ట్రోక్ల సంఖ్య యొక్క సమాచార ప్రవాహాన్ని సృష్టించినట్లయితే మీరు ఫలితం కలిగించిన కస్టమర్ను పరిజ్ఞానం గల కస్టమర్ను సృష్టించవచ్చు వీరు అన్ని సంభావ్యతలలో మరింత సంతృప్తి చెందిన కస్టమర్ అవుతారు ఈ టచ్ పాయింట్స్ మరియు ఫ్లవర్ యొక్క అవగాహన విడదీయరాని మరియు పాడైపోయిన సేవ యొక్క ఇతర రెండు సవాళ్లను పరిష్కరించడానికి కూడా ముఖ్యమైనది సంగీత ప్రదర్శన సంగీత పఠనం లేదా గాన కచ్చేరి యొక్క ప్రసారం కోసం ప్రత్యామ్నాయ ఛానెల్లను సృష్టించడం ఒక పాడైపోయే మరియు అత్యంత అసంపూర్తిగా ఉన్న సేవకు మంచి ఉదాహరణ ప్రత్యక్ష ప్రసార సేవ ప్రసార సేవ వార్తా ప్రసార సేవను సృష్టించడం నిజమైన పనితీరుకు సమాంతరంగా నడుస్తుంది గాన కచ్చేరి యొక్క ప్రత్యక్ష ప్రసారం కోసం టీవీ యొక్క సెటప్ బాక్స్లో రికార్డింగ్ చేయడానికి లేదా తరువాత యూట్యూబ్లో చూడగల సామర్థ్యాన్ని మీకు అందిస్తుంది ఇవన్నీ పాడైపోయిన వాటిని నిర్వహించడానికి వివిధ మార్గాలు మరియు వాస్తవానికి ఇవి కొన్ని సారూప్య ప్రక్రియలు ఇవి మిగులు గిరాకీను నిర్వహించడానికి ఉపయోగపడతాయి కాబట్టి అవకాశం పోతుంది ఎందుకంటే ఆడిటోరియం నిండి ఉంది మరియు ఒపెరాను బయట నిలబడిన ప్రజలు అనుభవించలేరు తరచుగా ఈ రోజుల్లో మీరు టికెట్ కొనలేని వ్యక్తుల కోసం ఒపెరా హౌస్ వెలుపల ఒక పెద్ద తెరను సృష్టిస్తారు ఆడిటోరియం నిండినందున ఒపెరాలో కనీసం కొంత భాగాన్ని అయినా అనుభవించవచ్చు మరియు ఈ ప్రక్రియలో మీరు భవిష్యత్ కస్టమర్ను సృష్టించగలరు ఆ వ్యక్తి తదుపరి ప్రదర్శన కోసం వచ్చే వారం తిరిగి రావచ్చు కాబట్టి ఇవి కొన్ని చిన్న ఉదాహరణలు వాస్తవానికి మనం దీనిని తరువాత మరింత వివరంగాచర్చిస్తాము మనం ఈ సామర్థ్యం మరియు డిమాండ్ అసమతుల్యత డిమాండ్ నిర్వహణ వ్యవస్థ సేవా నిర్వహణలో సామర్థ్య నిర్వహణ వ్యవస్థను ఎలా నిర్వహిస్తాము అనే దాని గురించి మనం మరింత వివరంగా చర్చిస్తాము ఇది చాలా ముఖ్యమైనదిగా ఉంది కస్టమర్ను చేర్చుకోవడం ద్వారా మనం ఇంతంజాబులిటీ ని నిర్వహించగడమే కాకుండా కస్టమర్కు తెలియజేస్తున్నాము మరియు మరింత జ్ఞానం మరియు ఇన్పుట్ ఇవ్వడం ద్వారా మాత్రమే కాదు మనం మరింత సమాచారం అందించే పాల్గొనేవారిని మరింత సమాచారం అందించే సహ నిర్మాతను సృష్టించడం ద్వారా సేవకు ముందు సేవ సమయంలో మరియు తరువాత మీ సేవా సిబ్బంది మరియు సేవా వినియోగదారుల మధ్య కమ్యూనికేషన్ ప్రవాహం మీరు సేవా ప్రదాతల మనస్సులలో మరియు సేవా వినియోగదారుల మనస్సులలో ఆనందాన్ని సృష్టించవచ్చు సేవ పాడైపోవడం వంటి ఇతర సవాళ్లను నిర్వహించడానికి మీరు అదే పద్ధతులు లేదా విధానాలు లేదా అదే సేవా తత్వాన్ని కూడా ఉపయోగించవచ్చు మేము ఈ ఇంటాన్జబులిటి సమస్య యొక్క కొంచెం లోతైన ముగింపులోకి ప్రవేశిస్తాము మరియు వీటిని నైరూప్యత అంటారు దీని సారాంశం మీరు నిజంగా అర్థం చేసుకోవచ్చు ఉదాహరణకు ఈ ఫోన్ ఒక కాంక్రీట్ వస్తువు కాబట్టి నేను అనుభూతి చెందే బరువు మీరు ఈ ఫోన్ను తీసుకుంటే మీరు అనుభూతి చెందే బరువుతో సమానంగా ఉంటుంది తెర మరియు రంగు ఇవన్నీ వినియోగదారునికి బాహ్యమైన సంభాషణ ఒకే విధంగా ఉంటుంది కానీ సేవలో ఇది కనిపించని స్వభావం ఎందుకంటే మీకు ఇంతకు ముందు సేవ గురించి తెలుసుకోవడానికి మార్గం లేదు ఇది శోధించలేని సమస్య మరియు ప్రతి సేవ దాదాపుగా ప్రత్యేకమైనది పరిమాణం ఉన్న భౌతిక అనురూప్యం లేదు మరియు అందువల్ల ఇది కొంతవరకు నైరూప్యమవుతుంది మరియు చివరగా చాలా సేవలు చాలా క్లిష్టంగా ఉంటాయి కాబట్టి అవి మనం మానసిక అశక్తత అని పిలిచే సమస్యను సృష్టిస్తాయి కాబట్టి CT స్కాన్ గురించి కొద్దిమందిలాగే మీకు తెలిసిన పూర్తి పేరు కంప్యూటెడ్ టోమోగ్రఫీ ఇప్పుడు మీ గుండె మరియు గుండె ప్రాంత నిరోధక పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి హానిలేని సేవ కోసం చాలా ఎక్కువ వేగం మరియు అల్ట్రా ఫాస్ట్ కంప్యూటెడ్ టోమోగ్రఫీని ఉపయోగించడానికి కొత్త సేవ అందుబాటులో ఉంది మరియు దీని కోసం ఇంతకుముందు చేసే శస్త్రచికిత్స చాలా క్లిష్టంగా ఉంటుంది భౌతిక వస్తువులు మీ అంతర్గత అవయవాన్ని తాకుతాయి ఈ సేవ సంక్లిష్టంగా ఉంటుంది కాబట్టి చాలా మంది దీనిని పూర్తి లోతుగా అర్థం చేసుకోలేకపోవచ్చు అందువల్ల ఈ లోతైన సమస్యలను పరిష్కరించడానికి మనం మన సంభాషణలో మరియు మన సేవా ప్రదర్శనలో ఇతర ప్రతిస్పందనలను సృష్టించాలి మరియు మనం దానిని తదుపరి సెషన్లో చర్చిస్తాము ధన్యవాదాలు